ఈ పాఠంలో మనము ఒక ఉదాహరణనుపరిశీలిద్దాము ఇక్కడ మనకు అసమాన సంఖ్యలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ ఉదాహరణను చూద్దాం ఇక్కడ మనము ఉద్యోగాలను సూచించడానికి అడ్డు వరుసలను మరియువ్యక్తులను సూచించడానికి నిలువు వరుసలను ఉపయోగించాము కాబట్టి మనకు ఇక్కడ నాలుగు ఉద్యోగాలుఉన్నాయి కాని ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది మనము ఇప్పుడుఅసైన్మెంట్ సమస్యను ఎలా పరిష్కరించగలం మనము అసైన్మెంట్ సమస్యను పరిష్కరించగలమా ఇప్పుడు ఈ సందర్భంలోమనము కొంచెం రిలాక్స్ అయి మరియు ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి మాత్రమే వెళుతుంది ఎందుకంటే అసమాన సంఖ్యలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు ఉన్నారు కాబట్టి కానీ ప్రతి వ్యక్తికి ఒకే ఉద్యోగం లభిస్తుంది ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మరియు మనము ఇప్పుడు ముగ్గురు వ్యక్తులకు ఇవ్వవలసిన నాలుగు ఉద్యోగాలలో ముగ్గురిని ఎన్నుకుంటాము కాబట్టి ఈ 4 ఉద్యోగాలలో ఒక ఉద్యోగం ఎవరికీ వెళ్ళడం లేదు ఇప్పుడు ఏ ఉద్యోగం ఎవరికీ వెళ్ళడం లేదు ఏ ముగ్గురు కిఉద్యోగాలువెళుతున్నాయి అనేది సమస్య కాబట్టి అసమాన సంఖ్యలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు ఉన్న పరిస్థితి లో ఖర్చు తగ్గించడం అనేది కొత్త అసైన్మెంట్ సమస్య నేను ఇప్పటికే చెప్పినట్లుగా ఇది అన్ని సమయాలలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు కానవసరం లేదు ఇది ఉద్యోగాలు మరియు యంత్రాలు కావచ్చు ఇది విద్యార్థులు మరియు ప్రాజెక్టులు కావచ్చు కంపెనీలు మరియు ప్రాజెక్టులు కంపెనీలు మరియు పనులు కావచ్చు లేదా ఇది ఏదైనా కావచ్చు కానీ ఈ రెండు సంస్థల యొక్క అసమాన సంఖ్య ఉంది మనము చేసే మొదటి పనినాలుగవ వ్యక్తికి ఉద్యోగం సృష్టించడం ద్వారా సమాన సంఖ్యలో సంస్థలను తయారు చేయడం అతనేఊహాత్మకనాలుగవ వ్యక్తి ఈ పనిని చేయడానికి 0 వసూలు చేయబోతున్నాడు కాబట్టి ఈ 4 x 3 సమస్య అనగా నాలుగు ఉద్యోగములు మరియు ముగ్గురు వ్యక్తుల సమస్య ఇప్పుడు డమ్మీ నిలువు వరుస అని పిలువబడే ఒక డమ్మీనిలువు వరుస సృష్టించడం ద్వారా 4x4 సమస్యగా మార్చబడింది మరియు డమ్మీ నిలువు వరుసలోని ఖర్చు 0 అంటే నాల్గవ వ్యక్తి ఒకఊహాత్మక వ్యక్తి ప్రతి పని చేయడానికి 0 వసూలు చేయబోతున్నాడు కాబట్టి ఇప్పుడు మనము అడ్డు వరుసలోని కనిష్టాన్ని మరియునిలువు వరుసలోని కనిష్టాన్ని తీసివేస్తాము కాబట్టి మనంఅడ్డు వరుస లోనికనిష్టాన్ని తీసివేస్తాము అన్ని అడ్డు వరుసలకు కనిష్ట విలువ 0 ఎందుకంటే ప్రతి అడ్డు వరుసలో ఇప్పటికే 0 ఉంది కాబట్టి మనమునిలువు వరుసలో కనిష్టాన్ని మాత్రమే తీసి వేస్తాము ఈ వ్యవకలనం చేయడానికి మొదటి నిలువు వరుసలో కనిష్టం తీసుకోవాలి నిలువు వరుసలో కనిష్టం ఇక్కడ ఉంది కాబట్టి ఇది 2 0 3 1 అవుతుంది రెండవ నిలువు వరుసలో కనిష్టం ఇక్కడ ఉంది 1 0 5 1 మూడవ నిలువు వరుసలో కనిష్టం ఇక్కడ ఉంది 0 1 7 మరియు 4 వాస్తవానికి నాల్గవ నిలువు వరుస మొత్తం 0 లు ఉన్నాయి కాబట్టి నిలువు వరుస వ్యవకలనం తర్వాత తగ్గిన మాత్రిక ఇది మనము అడ్డు వరుస వ్యవకలనం చేయము ఎందుకంటే ప్రతి అడ్డు వరుసకు కనీసం ఒక 0 గా ఉంది ఇప్పుడు మనము ఈ 4 x 4 మాత్రికలో అసైన్మెంట్ ప్రారంభించాము కాబట్టి ఇదిమాత్రిక కాబట్టి మొదటిఅడ్డు వరుసలో రెండు 0 లు ఉన్నాయి కాబట్టి మనము అసైన్మెంట్ చేయడం లేదు రెండవ అడ్డు వరుసలో మూడు 0 లు ఉన్నాయి కాబట్టి మనము అసైన్మెంట్ చేయడం లేదు మూడవ అడ్డు వరుసలో ఒక 0 మాత్రమే ఉంది కాబట్టి మనము అసైన్మెంట్ చేస్తాము తర్వాత మనం ఈ 0 ని క్రాస్ చేస్తాము ఇది వెళుతుంది మరియు ఇది వెళుతుంది ఎందుకంటే నాల్గవనిలువు వరుసకు ఇప్పటికే ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది కాబట్టి మిగతావి 0 లు అవుతాయి కాబట్టి మిగతా 0 అన్ని వెళ్తాయి ఇప్పుడు మనం నాల్గవ అడ్డు వరుసను చూస్తాము కానీ ఇక్కడ అసైన్మెంట్ చేయదగిన 0 లేదు ఇప్పుడు మనం మొదటి నిలువు వరుసను చూస్తాము కాబట్టి ఇది మొదటిఇది నిలువు వరస కాబట్టిమనము ఇప్పటికే ఇక్కడ మన మొదటి నియామకాన్ని చేసాము మొదటినిలువు వరుసలో ఒక అసైన్మెంట్ చేయదగిన 0 మాత్రమే ఉంది కాబట్టి మనము ఇక్కడ ఒక అసైన్మెంట్ చేస్తాము ఆ తర్వాత ఈ 0 వెళ్తుంది కాబట్టి ఈ 0 వెళ్తుంది ఇప్పుడు రెండవ నిలువు వరుసకు అసైన్మెంట్ చేయదగిన 0 లేదు మూడవ నిలువు వరుసకు ఒక 0 మాత్రమే ఉంది కాబట్టి మనము ఇక్కడ ఒక నియామకాన్ని చేస్తాము అలా చేయడానికి మనము మళ్ళీ ఈ అసైన్మెంట్స్ అన్ని boxల్లో ఉంచాము ఇది మన మొదటి నియామకం ఇది మన రెండవ నియామకం మరియు ఇది మన మూడవ నియామకం ఇప్పుడు అన్ని 0 లు అసైన్మెంట్ చేయబడ్డాయి లేదా cross చేయబడ్డాయి కాని ఇప్పుడు మనకు అవసరమైన నాలుగు అసైన్మెంట్ మాదిరిగానే మూడుఅసైన్మెంట్ లను మాత్రమే కలిగి ఉన్నాము కాబట్టి మనము టికింగ్ మరియు లైన్ డ్రాయింగ్ విధానాన్ని చేస్తాము కాబట్టి మనము ఇలా చేస్తాము అసైన్మెంట్ చేయని అడ్డు వరుసను టిక్ చేయండి నాల్గవ అడ్డు వరుసకు అసైన్మెంట్ లేదు కాబట్టి అసైన్మెంట్ చేయని అడ్డు వరుసను టిక్ చేయండి ఆ అడ్డు వరుసలో 0 cross చేయబడి ఉంటే సంబంధిత నిలువు వరుసను టిక్ చేయండి కాబట్టి నాల్గవ నిలువు వరుస టిక్ చేయండి ఆ నిలువు వరుసలో అసైన్మెంట్ ఉంటే ఆ అడ్డు వరుసను టిక్ చేయండి మూడవ అడ్డు వరుసను టిక్ చేయడం మరింత సాధ్యమవుతుంది టిక్ చేయని అడ్డు వరుసలు మరియు టిక్ చేసిన నిలువు వరుసల ద్వారా ఒక గీతను గీయండి కాబట్టి ఇవి ఎంపిక చేయని రెండు అడ్డు వరుసలు మరియు టిక్ చేసిననిలువు వరుస కాబట్టి ఇక్కడ మూడు అసైన్మెంట్ లను చూపించే మూడు గీతలు ఉన్నాయి మరియు అన్ని 0 లు గీతలు చేత కవర్ చేయబడతాయి కాబట్టి వెలికితీసిన మూలకం యొక్క కనిష్టం ఇది ఇక్కడే జరుగుతుంది ఇది ఇక్కడే జరుగుతుంది కాబట్టి θ1 మరియు ఖండన మూలకాలకు θ తీట కలపడం ద్వారా ఇప్పుడు ఈమాత్రికను పునరావృతం చేయండి వెలికితీసిన మూలకాల నుండి θ తీటతీసివేయడం మరియు మిగిలిన వాటిని అలాగే ఉంచడం జరిగింది కాబట్టి క్రొత్త మాత్రికను పొందడానికి మనము ఇలా చేస్తాము ఇప్పుడు ఈ 2 1 0 అలాగే ఉంటుంది ఈ 0 ఒకటి అవుతుంది ఎందుకంటే θ కలవడం జరిగింది 0 0 1 అలాగే ఉంటుంది ఈ 0 ఒకటి అవుతుంది ఎందుకంటే θకలవడం జరిగింది 2 4 6 0 2 4 6 0 0 0 3 0 మన తగ్గింపబడిన మాత్రిక కాబట్టి ఇది తగ్గిన మాత్రిక ఇప్పుడు ఈ తగ్గిన మాత్రికలోఅసైన్మెంట్ లను ప్రారంభించండి కాబట్టి మరోసారి మొదటి అడ్డు వరుసలో ఒక 0 మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు ఒకఅసైన్మెంట్ చేయండి రెండవఅడ్డు వరుసలో రెండు 0 లు ఉన్నాయి కాబట్టి దీన్ని తాత్కాలికంగా వదిలివేయండి మూడవఅడ్డు వరుసలో ఒక 0 మాత్రమే ఉంది కాబట్టి ఒక నియామకం చేయండి ఈ 0 వెళుతుంది నాల్గవ వరుసలో రెండు 0 లు ఉన్నాయి కాబట్టి అసైన్మెంట్ చేయవద్దు మొదటి నిలువు వరుసలో మళ్ళీ రెండు 0 లు ఉన్నాయి మళ్ళీ రెండు 0 లు ఉన్నాయి కాబట్టి నియామకం చేయవద్దు రెండవ నిలువు వరుసలో రెండు 0 లు ఉన్నాయి కాబట్టి నియామకం చేయవద్దు ఎక్కువ అసైన్మెంట్స్ సాధ్యం కాదు కాబట్టి మనము టై పరిస్థితికి చేరుకుంటాము లేదా ప్రత్యామ్నాయ ఆప్టిమా పరిస్థితికి చేరుకుంటాము కాబట్టి ఈ టైను ఏకపక్షంగా విచ్ఛిన్నం చేయాలి మరియు మనము దానిని చేస్తాము కాబట్టి మళ్ళీఅసైన్మెంట్స్నుగుర్తించుదాము ఇది మన మొదటి నియామకం ఇది మన రెండవ నియామకం దీన్ని చేయడానికి మనము దీనిని ఏకపక్షంగా విచ్ఛిన్నం చేద్దాం కాబట్టి ఇది మరియు ఈ రెండువెళ్తాయి మరియు ఇది మన నాల్గవ నియామకం అవుతుంది ఇప్పుడు మొత్తం ఖర్చు వీటికి అనుగుణంగా ఉంటుంది ఈ అసైన్మెంట్ కు ఖర్చు నాలుగు దీనికి అనుగుణంగా ఖర్చు ఆరు మూడవ వ్యయం 0 నాల్గవ ధర ఆరు కాబట్టి ఖర్చు 4 6 10 0 6 16 మనము 6 6 పొందడానికి బదులుగా ఏకపక్షంగా విచ్ఛిన్నం చేసి ఉంటే మనకు 7 5 లభించేది ఇది మనకు అదే 12 మరియు అదే ఖర్చు కానీ ప్రత్యామ్నాయ వాంఛనీయ పరిష్కారం ఇప్పుడు దీని నుండి మనం కూడా అర్థం చేసుకున్నాము నాల్గవది ఊహాత్మకమైనది కాబట్టి ఇప్పుడు ఇది మన డమ్మీ కాబట్టి డమ్మీని ఇప్పుడు ఉద్యోగ సంఖ్య మూడుకు కేటాయించారు కాబట్టి ఉద్యోగ సంఖ్య మూడు ఊహాత్మక స్థానానికి వెళుతుంది అందువల్ల ఉద్యోగ సంఖ్య మూడు ఎవరికీ వెళ్ళదు మిగతా మూడు ఉద్యోగాలు ముగ్గురు వ్యక్తులకు వెళ్తాయి ఇది ఇది మరియు ఇది లేదా ఇది ఇది మరియు ఇది కావచ్చు కాబట్టి మీకు అసమాన సంఖ్యలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు ఉన్నప్పుడు లేదా మీకు వ్యక్తుల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఉంటే చివరికి కొన్ని ఉద్యోగాలు ఎవరికీఅసైన్మెంట్ చేయబడవు మీకు ఉద్యోగాల కంటే ఎక్కువ మంది ఉంటే అప్పుడు కొంత మందికి ఉద్యోగాలు రావు ఇప్పుడు మీకు అసమాన సంఖ్యలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు లేదా ఏదైనా రెండు సంస్థలు ఉన్నప్పుడు మీరు మొదట సంబంధిత డమ్మీలను కలపడం ద్వారా వారిని సమానంగా చేసుకోవాలి నాలుగు అడ్డు వరుసలు ముగ్గురు వ్యక్తులు లేదా నాలుగు ఉద్యోగాలు ముగ్గురు వ్యక్తులు సమస్య ఇప్పుడు నాల్గవ వ్యక్తిని కలిగి ఉంటుంది ఇది ఒక నిలువు వరుస ఒకవేళ నాకు మూడు ఉద్యోగాలు నలుగురు వ్యక్తులు ఉంటే అప్పుడు వారు డమ్మీ వరుసలో ఉంటారు డమ్మీ అడ్డు వరుస లేదా డమ్మీ నిలువు వరుస కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ 0 కి సమానమైన ఖర్చు ఉంటుంది ఆ తర్వాత మీరు సాధ్యమయ్యే పరిష్కారం పొందే వరకు అసైన్మెంట్ సమస్యను పరిష్కరించండి ఒక దానిపై మరొకటిఎక్కువగా ఆధారపడి ఉంటే చివరకు ఉద్యోగం ఎవరికీ వెళ్లకపోవడం లేదా ఒక వ్యక్తికి ఉద్యోగం రావడం లేదని గ్రహించండి కాబట్టి మీకు అసమాన సంఖ్యలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు లేదా ఈ రెండు అసైన్మెంట్స్ లో అసమాన సంఖ్య ఉన్నప్పుడు మీరు అసైన్మెంట్ సమస్యను ఈ విధంగా పరిష్కరిస్తారు ఇప్పుడు వాస్తవానికి నాలుగు ఉదాహరణలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అసైన్మెంట్ సమస్య పరిష్కారాన్ని చూశాము మొదటిది straight ఫార్వర్డ్ ఉదాహరణ ఇక్కడఅడ్డు వరుస నిలువు వరుస కనిష్ట వ్యవకలనంమనకు సాధ్యమయ్యే పరిష్కారాన్ని ఇచ్చింది మరియు ఇది వాంఛనీయమైనది రెండవ ఉదాహరణ మొదటి అడ్డు వరుస నిలువు వరుస కనిష్టంమనకు సాధ్యమయ్యే పరిష్కారాలు ఇవ్వలేదు కాబట్టి మనము టికింగ్ మరియు లైన్ డ్రాయింగ్ విధానాన్ని నేర్చుకున్నాము మూడవ ఉదాహరణ మనము 0 అందుబాటులో ఉన్నా కూడా అసైన్మెంట్ చేయలేని పరిస్థితిలోకి వచ్చాము కాబట్టి మనము ఏకపక్ష అసైన్మెంట్ లను చేయవలసి వచ్చింది ఇది ప్రత్యామ్నాయ వాంఛనీయ పరిష్కారాలకు దారితీస్తుంది నాల్గవ ఉదాహరణ ఏమిటంటే మనకు అసమాన సంఖ్యలో ఉద్యోగాలు మరియు వ్యక్తులు ఉన్నారు మరియుమనము దాన్ని పరిష్కరించాము కాబట్టి వీటన్నిటిలోనూ మనము అల్గారిథమ్ లను ఉపయోగించాము ఇందులో ఎక్కువగా కలపడం మరియు తీసివేయడం ఉంటుంది మరియు మనము ప్రధానంగా రెండు సూత్రాలపై పనిచేసే అల్గారిథమ్లను ఉపయోగించాము ఒకవేళ నాకుమాత్రిక ఉంటే అన్ని గుణకాలు ప్రతికూలంగా ఉండవు ఒకవేళ నేను 0 స్థానాల్లో మాత్రమే అసైన్మెంట్స్ చేస్తే నాకు సాధ్యమైన పరిష్కారం లభిస్తే అది వాంఛనీయమైనది నేను 0 స్థానాలను పొందే విధానం లేదా ఆఅడ్డు వరుస కనిష్టం మరియు నిలువు వరుస కనిష్టాన్ని తీసివేయడం ఆధారంగా పరిష్కారం మారదు మనం ఆ గీతలను గీసినప్పుడు కొన్నిస్థానాలకు ఏదో ఒకదాన్ని కలిపినప్పుడు మనము ఏదో తీసివేసాము మరియు మనము ఏదో ఒకదాన్ని ఉంచాము మరియు ఇంకా కొత్త మాత్రికకు పరిష్కారం చెప్పాము పాత మాత్రికకు పరిష్కారం వలె ఉంటుంది మరియు అది ఎలా జరుగుతుందో మనం చూడాలి మనము లీనియర్ ప్రోగ్రామింగ్ యొక్క కొన్ని ఆలోచనలు ఉపయోగించబోతున్నామని కూడా చూడాలి అసైన్మెంట్ సమస్యను పరిష్కరించడానికి మనము డ్యూయల్ ఆలోచనలను ఉపయోగించబడుతున్నమా ప్రస్తుతానికి మనం చేసినట్లు అనిపించినప్పటికీ లీనియర్ ప్రోగ్రామ్తో నేరుగా సంబంధం ఉన్నట్లు అనిపించదు ఇప్పుడు మనం ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇస్తాము మనము ఇప్పుడు అసైన్మెంట్ సమస్య యొక్క సూత్రీకరణను పునసమీక్షించడం ద్వారా ఆపై దాని డ్యూయల్ రచన చేద్దాం కాబట్టి మనము దానిని చేద్దాము కాబట్టి ఇప్పుడు అసైన్మెంట్ సమస్య యొక్క ద్వంద్వాన్ని వ్రాద్దాం కాబట్టి మొదట మనం ప్రైమల్ ను వ్రాస్తాము అంటేఒకవేళ ఉద్యోగం నేను j అనే వ్యక్తికి అసైన్మెంట్ చేసినట్లయితే మరియు అది 0 కి సమానం అయితే Xij 1 గా తీసుకుందాము కాబట్టి ఇప్పుడు అసైన్మెంట్ సమస్యకు డెసిషన్ వేరియబుల్ బైనరీ వేరియబుల్ 1 కి సమానం లేదా అది 0 కి సమానం అని మనము చెప్పాము ఇది నిరంతర స్థిరమైనది కాదు అసైన్మెంట్ మొత్తం వ్యయాన్ని తగ్గించడం దీని లక్ష్యం కాబట్టి ఉద్యోగాలపై సంగ్రహించడం ద్వారా వ్యక్తులపై సంక్షిప్తీకరించబడింది ΣiΣj Cij Xij ఇప్పుడు ప్రతి ఉద్యోగానికి మొదటి constraint కాబట్టి ప్రతి ఉద్యోగానికి Xij1 ప్రతి వ్యక్తికి i సారాంశం కాబట్టి ప్రతి వ్యక్తికి j ఉద్యోగాల నుండి ఒక ఉద్యోగం మాత్రమే లభిస్తుంది రెండవ constraint ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి మాత్రమే వెళ్తుంది కాబట్టి రెండు ముఖ్యమైన పరిమితులు ఏమిటంటే n ఉద్యోగాలు మరియు n వ్యక్తులు ఉంటే అసైన్మెంట్ a కు n సమస్య అయితే ప్రతిదానికి n కన్స్ ట్రైన్ట్స్ n కన్స్ ట్రైన్ట్స్ ఉంటాయి అక్కడ మనకి n2 నిర్ణయ వేరియబుల్స్ ఉన్నాయి ఎందుకంటే Xij i 1 నుండి n j 1 నుండి n వరకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు n2 నిర్ణయ వేరియబుల్స్ ఉన్నాయి మరియు n n2 n కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి ఈ square లేదా 16 వేరియబుల్స్ లో నాలుగు వేరియబుల్స్ మాత్రమే పరిష్కారం నాలుగు వేరియబుల్స్ మాత్రమే ఒకటి తీసుకుంటాయి మరియు ఈ నాలుగు వేరియబుల్స్ ప్రతి అడ్డు వరుసకు ఒక వేరియబుల్ మరియు ప్రతినిలువు వరుసకు ఒక వేరియబుల్ కలిగి ఉంటాయి ఇక్కడ మనకు n కారకమైన సాధ్యమైన పరిష్కారాలు ఉన్నాయి మరియు n కారకమైన సాధ్యమైన పరిష్కారాలలో ఉత్తమమైన వాటిని కనుగొనాలనుకుంటున్నాము ఇప్పుడు ఇది బైనరీ సమస్య అని మనము చెప్పాము కాబట్టి దీనిని లీనియర్ ప్రోగ్రామింగ్తో అనుసంధానించడానికి ఇప్పుడు మనం దానిని continuous వేరియబుల్గా మారుస్తాము ఎందుకంటే మనం అసైన్మెంట్ సమస్యను పరిష్కరించినప్పుడు Xij ≥ 0 అని అనుకుంటాము మనము చూసిన పద్ధతిని హంగేరియన్ అల్గోరిథం అంటారు కాబట్టి మనము హంగేరియన్ అల్గోరిథంను ఉపయోగించినప్పుడు బైనరీఅసైన్మెంట్ లను పొందుతున్నామని గ్రహించాము కాబట్టి transportation లో మాదిరిగానే మనము ఊహించుకుంటాము అసైన్మెంట్సమస్యకు LP మనకు బైనరీ పరిష్కారాలను ఇస్తుందని మనకు 1 లేదా 0 ఇస్తుందని ఊహించుకుంటాము నేను యూనిమాడ్యులారిటీ ప్రొపర్టీ హైలైట్ చేయలేదు అయినప్పటికీ మనము transportation ను చూసినప్పుడు అసైన్మెంట్చేసిన విషయంలో కూడా ఇదే నిజం కాబట్టి మనము దానిని LP గా పరిష్కరిస్తే మీకు ఇంకా బైనరీ విలువలు లభిస్తాయి మీకు 0 లేదా 1 లభిస్తుంది కాబట్టి మనము ఇప్పుడు ఈ వేరియబుల్ను బైనరీ వేరియబుల్ నుండి continuous వేరియబుల్ గా తీసుకుంటాము అప్పుడు మనం దానిని నిరంతర వేరియబుల్గా పరిగణించేటప్పుడు అది లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యగా మారుతుంది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సరళంగా ఉంటుంది కన్స్ ట్రైన్ట్స్ సరళంగా ఉంటాయి వేరియబుల్స్ నిరంతరంగా ఉంటాయి మరియు వేరియబుల్స్పై స్పష్టమైన కాని ప్రతికూల పరిమితి ఉంది కాబట్టి మనం ఇప్పుడు dual వ్రాయవచ్చు ఇప్పుడు మనం dual రాసేటప్పుడు ఇక్కడ n2 వేరియబుల్స్ n2 వేరియబుల్స్ ఉన్నాయని గ్రహించాము ఇక్కడ n కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి ఇక్కడ మరొక n కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ n కన్స్ ట్రైన్ట్స్మనం n dual వేరియబుల్స్ గా నిర్వచిస్తాము వీటిని ui అని పిలుస్తారు ఆ తర్వాత మనం vj అయిన మరొక n వేరియబుల్స్ ను కూడా నిర్వచిస్తాము కాబట్టి ఇక్కడ n ui's u1 to un vj's v1 to vn ఉన్నాయి Primal కన్స్ ట్రైన్ట్స్ లాగానే dual వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి n ui లు ఉన్నాయి మరియు తరువాత n vj లు ఉన్నాయి ఇప్పుడు dual function యొక్క ఆబ్జెక్టివ్ గరిష్టీకరణ సమస్య ఎందుకంటే ప్రైమల్ అనేది కనిష్టీకరణ సమస్య Dual అనేది గరిష్టీకరణ సమస్య ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ప్రైమల్ యొక్క కుడి వైపు కాబట్టి కాబట్టిΣui Σvj ని పెంచుకోవాలి ఇప్పుడు ప్రైమల్ వేరియబుల్స్ సంఖ్య వలె dual కన్స్ ట్రైన్ట్స్ ఉంటాయి n2 ప్రైమల్ వేరియబుల్స్ ఉన్నాయి n2 డ్యూయల్ కన్స్ ట్రైన్ట్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ ఉదాహరణ మనం తీసుకుంటేఇక్కడ 4x4 ఉన్నాయిఅనగా 16 డ్యూయల్ కన్స్ ట్రైన్ట్స్ dual కన్స్ ట్రైన్ట్స్ ఉంటాయి ఇప్పుడు అవి ui vj ≤ Cij రూపంలో ఉంటాయి ఎందుకంటే నేను ఒక సాధారణ Xij తీసుకుంటే అది ఇక్కడ constraint లో కనిపిస్తుంది మరియు ఇక్కడ j constraint లో కనిపిస్తుంది కాబట్టి ఇది ui vj రూపాన్ని తీసుకుంటుంది కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ Cij కాబట్టి ui vj ≤ Cij గరిష్టీకరణ సమస్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఎందుకంటే కనిష్టీకరణ సమస్య వేరియబుల్ కంటే ఎక్కువ లేదా సమానం కాబట్టి కాబట్టి వేరియబుల్ కంటే ఎక్కువ లేదా సమానమైనది డ్యూయల్ కన్స్ ట్రైన్ట్ తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఇది గరిష్టీకరణ సమస్య కాబట్టి ui vj ≤ Cij మరియు n2 లేదా 16 కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి మరోసారి ui మరియు vj లు అనియంత్రితమైనవి ఎందుకంటే ప్రైమల్ కన్స్ ట్రైన్ట్స్ అన్ని సమీకరణాలు ప్రైమల్ కన్స్ ట్రైన్ట్ ఒక సమీకరణం అని మనము ఇప్పటికేమన డ్యూయల్ లో చూశాము సంబంధిత dual వేరియబుల్ అనియంత్రితంగా ఉంటుంది ప్రస్తుతానికి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే transportation యొక్క dual అసైన్మెంట్ సమస్య transportation సమస్య యొక్క dual తో సమానంగా కనిపిస్తుంది ట్రాన్స్పోర్టేషన్ సమస్యలో మనకు Σaiui bjvj ఉంది కానీ ui vj ≤ Cij transportation మరియు అసైన్మెంట్ రెండింటికీ సాధారణం ఇది కూడా ఆశ్చర్యం కలిగించదు ఎందుకంటే అసైన్మెంట్ సమస్య transportation సమస్య యొక్క ప్రత్యేక సందర్భం సమస్య ఏమిటంటే సమాన సంఖ్యలో సరఫరా పాయింట్లు మరియు డిమాండ్ పాయింట్లతో transportation సమస్య అని మనము ఇప్పటికే చూశాము మరియు ప్రతి సరఫరా మరియు ప్రతి డిమాండ్ ఒక యూనిట్ కలిగి ఉంటుంది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ui vj ≤ Cij మరియు మనము దీనిని ఉపయోగిస్తాము మరియు మనము దీన్ని వాస్తవంగా ఎలా ఉపయోగించామో చూపిస్తాము కాబట్టి మనము ఇప్పుడు అసైన్మెంట్ సమస్య యొక్క dual ని వ్రాసాము హంగేరియన్ అల్గారిథం ఎందుకు మరియు ఎలా వాంఛనీయమైనదో వివరించడానికి మనం అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉపయోగిస్తాము కాబట్టి అడ్డు వరుస కనీస వ్యవకలనంనిలువు వరుస కనిష్ట వ్యవకలనం ఈ గీతలు గీయడం అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలలో ఈ గీతలను ఉంచడం అవన్నీ u మరియు v లకు సంబంధించినవి మరియు అవి u తో మరియు v తో ఎలా సంబంధం కలిగి ఉన్నాయి మరియు హంగేరియన్ అల్గోరిథం నిజంగా ఎలా మరియు ఎందుకు వాంఛనీయమైనది అనేవి మనంతర్వాతపాఠంలో చూస్తాము